అందరికీ నమస్కారం సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై ఎన్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

కాబట్టి మనం ఐదవ వారంలో ఉన్నాము మరియు ఈ వారం పూర్తిగా నేను దృష్టి పెడుతున్నాను టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ మనము మాడ్యూల్ 3 లో ఉన్నాము మరియు ఈ మాడ్యూల్లో నేను మాట్లాడబోతున్నాను మీరు ఇమెయిల్లను ఉపయోగించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాల గురించి మీకు తెలియజేయండి ఈ మెయిల్స్ అనేవి ఈ రోజుల్లో మీరు తరచుగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ మెయిల్స్ మీరు మొత్తం ఉపన్యాసాల సంఖ్యను పరిశీలిస్తే దీనితో మనం ఇప్పటికే ఉపన్యాసం సంఖ్య 27కి చేరుకున్నాము నేను మీతో మాట్లాడటానికి ఒక కేంద్ర బిందువుగా ఇమెయిల్ను ఉపయోగించి కొన్ని ఉపన్యాసాలు ఇవ్వబోతున్నాను గురించి ముఖ్యంగా సాంకేతికత గురించి మరియు సాంకేతికత వాస్తవానికి ఎలా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోంది మృదువైన నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వం పరంగా ఇప్పుడు మునుపటి ఉపన్యాసంలో నేను బోధించిన వాటికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు మునుపటి ఉపన్యాసం ముఖ్యంగా మానవ వ్యక్తిత్వంపై మొబైల్ ప్రభావాన్ని సూచిస్తూ ముగిసింది ఇది ఇప్పటికే సవరించిన మానవ వ్యక్తిత్వాన్ని మార్చివేసిందని నేను మీకు చెప్తున్నాను సాధారణంగా సాంకేతిక పరిజ్ఞానం మానవులను సైబోర్గ్లుగా మారుస్తోంది ఇది ప్రజలను కూడా మార్చింది మరియు ఆ కోణంలో ఇది దాని ప్రధాన నుండి వైదొలిగింది సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశం కానీ ఇప్పుడు అది చాలా సమయాన్ని తీసుకుంటోంది ఇది అత్యవసర పరిస్థితుల్లో సహాయపడాలి ఇప్పుడు మీరు వారికి మొబైల్లో కాల్ చేసినప్పుడు కూడా అత్యవసర వ్యక్తులు పట్టించుకోరు ఇప్పుడు వాస్తవానికి దూర కనెక్షన్ ఒక వైపు అవును కానీ మరోవైపు మారుతోంది ఇది సమీపంలో ఉన్న వ్యక్తులతో సమస్యను సృష్టిస్తోంది ప్రజలు దూరం లో ఉన్న వ్యక్తులతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటారు కానీ వారు పూర్తిగా దగ్గరలో ఉన్నవారిని మర్చిపోవడం ఇది మానవ సంబంధాలను చెక్కుచెదరకుండా ఉంచడానికి కనుగొనబడింది కానీ వాస్తవానికి ఇది మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తోంది కాబట్టి మానవులు మొబార్చ్లుగా మారారని అంటే సంచార జీవులు అయ్యారని చెప్పి నేను ముగించాను ఎందుకంటే వారు దానిని నిద్రపోయే ముందు ఉపయోగిస్తున్నారు నిద్రపోయిన తర్వాత వారు దానిని ఆడటానికి ఉపయోగిస్తున్నారు ఆటలు సినిమాలు చూడటం సమయాన్ని తనిఖీ చేయడానికి లెక్కించడానికి వారు చేసే ప్రతిదాన్ని పరిష్కరించడానికి దీనిని ఉపయోగించడం దీనిని ఉపయోగిస్తున్నారు తద్వారా ఇది మానవులలో ఒక అనివార్య భాగంగా మారింది కాబట్టి వారు అది లేకుండా జీవించలేరు మీ మొబైల్ వినియోగ స్థాయి ఏమిటో గుర్తించడానికి నేను ఒక పరీక్ష ఇచ్చాను మీరు నిజంగా మారారా మొబార్చ్లు మరియు ఆ ఫ్రీక్వెన్సీని బట్టి దానికి ప్రతిస్పందించమని నేను మిమ్మల్ని అడిగాను మీరు ఉపయోగిస్తున్నారు తీవ్రతపై ఆధారపడి మరియు మీరు అవును అని చెప్పే ప్రశ్నల సంఖ్యను బట్టి ఇది మీరు నిజంగా మోబార్చ్లు అయ్యారా లేదా అని నిర్ణయిస్తుంది మరియు మనలో చాలా మంది అలా చేస్తారు అవును అనే వర్గంలోకి వచ్చాం మనం మొబార్చ్లుగా మారాము తదుపరి దశలో మీరు మొబైల్లకు బానిసయ్యారా లేదా అని గుర్తించమని నేను మిమ్మల్ని అడిగాను మీరు ఈ నోమోఫోబియాతో బాధపడుతున్నారా అది మొబైల్ ఫోబియా కాదు మీరు చేయలేరు ఇకపై మొబైల్ లేకుండా జీవించండి ఇప్పుడు మీరు చేరుకున్నట్లయితే నేను మీకు కొన్ని ప్రాథమిక ప్రశ్నలు ఇచ్చాను మరియు మీరందరూ సమాధానం ఇచ్చినట్లయితే నిశ్చయంగా అవును అవును అని చెప్పడం ద్వారా మీరు కూడా ఈ అబ్సెసివ్ తో బాధపడుతున్నారు కంపల్సివ్ డిజార్డర్ మీరు అది లేకుండా జీవించలేరు మీరు దానితో నిమగ్నమై ఉంటారు ఎంతగా అంటే ఎవరైనా మీ మొబైల్ను తీసుకుంటే మీకు కోపం వస్తుంది మీరు ఆందోళన చెందుతారు మరియు మొబైల్ నీటిలో పడితే మీరు చాలా నిరాశకు గురవుతారు మరియు మీరు మొబైల్ లేకుండా జీవించలేరు మరియు మీరు మానవులు లేకుండా జీవించవచ్చు కానీ మీరు మొబైల్ లేకుండా జీవించలేరు మీరు పెంపుడు జంతువులు లేకుండా జీవించవచ్చుమీరు చదవకుండా జీవించవచ్చు మీరు నిద్ర లేకుండా జీవించవచ్చు కానీ అప్పుడు మీరు మొబైల్ లేకుండా జీవించలేరని అనిపిస్తుంది కాబట్టి మీరు మానవుడిగా మారడానికి కొన్ని సూచనలు ఇవ్వడం ద్వారా నేను ముగించాను మొదట నేను కొంత మొబైల్ ఖాళీ సమయాన్ని సృష్టించమని చెప్పాను 1 గంట 2 గంటలు అని ప్రజలకు తెలియజేయండి 3 గంటలు లేదా కనీసం 15 నిమిషాలు కూడా మీ మొబైల్ ఒక రోజులో స్విచ్ ఆఫ్ అవుతుంది మరియు వారు ఏ విషయం పిలిచినా వారు మిమ్మల్ని మొబైల్లో సంప్రదించలేరు వారు మీకు ల్యాండ్లైన్ ద్వారా కాల్ చేయాల్సి ఉంటుంది లేదా వారు ఇమెయిల్ను ఉపయోగించాల్సి ఉంటుంది లేదా వారు ఏదైనా చేయవచ్చు కానీ వారు మిమ్మల్ని మొబైల్లో సంప్రదించలేరు ఇది మీ నిద్ర సమయం ఇది మీ భోజన సమయం ఇది మీ చదివే సమయం అని వారికి తెలియజేయండి మీరు లైబ్రరీలో ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది కలిగించలేరు కాబట్టి దానిని అక్షరాలా మరియు అలంకారికంగా కూడా దూరంగా ఉంచండి అన్ని సమయాలలో దూరంగా ఉంచండి కాబట్టిదానిని అంతర్భాగంగా చేసుకోకండి దానిని హృదయంలో ఉంచడం వల్ల మీకు క్యాన్సర్ వస్తుంది తొడలలో ఇది ఎముక క్యాన్సర్ను కూడా ఇస్తుంది కాబట్టి అక్షరాలా దానిని హ్యాండ్బ్యాగ్ లేదా పర్సులో ఉంచి విడిగా తీసుకెళ్లడానికి ప్రయత్నించండి వీలైతే అందుబాటులో ఉన్న వివిధ రకాల స్పీకర్లను ఉపయోగించండి తద్వారా మీరు దానిని మీ నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు మొత్తంగా మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న యజమానిగా కాకుండా బానిసగా పరిగణించండి వాచ్కాలిక్యులేటర్ లేదా ఇతర గాడ్జెట్లకు ప్రత్యామ్నాయంగా దాన్ని ఉపయోగించండి చిరునామాను కనుగొనడానికి మనం ఉపయోగిస్తున్న మ్యాప్ కూడా కాబట్టి వాటిని ఉపయోగించడం కొనసాగించే వరకు ఆపై మొబైల్ను మీ పనితీరు యొక్క మొత్తం మరియు ఆత్మగా చేయవద్దు చివరగా నేను మొబైల్ వాడకాన్ని నియంత్రించే కొన్ని మొబైల్ మర్యాదలు కొన్ని నిబంధనలు కొన్ని సామాజిక నిబంధనలతో ముగించాను కాబట్టి మీరు ముఖాముఖి కమ్యూనికేషన్ను ఉపయోగించగలిగితే మొబైల్ను నివారించమని నేను హైలైట్ చేసిన కొన్ని విషయాలు మీకు చెబుతున్నాయి మీరు ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లయితే మీకు వచన సందేశం పంపాల్సిన అవసరం లేకపోతే తల్లి లేదా ఎవరైనా పై అంతస్తులో ఆహారాన్ని తీసుకురావడానికి కాబట్టి మీరు వెళ్లి కాల్ చేయవచ్చు మరియు మీరు మళ్లీ ముఖాముఖిగా కూర్చుంటే మొబైల్ను అస్సలు ఉపయోగించవద్దు కాబట్టి దానిని నివారించండి వీలైనంత వరకు తగ్గించండి మరియు మీరు దానిని ఉపయోగించినప్పుడు దాని గురించి ఆందోళన చెందండి అవతలి వ్యక్తి ముఖ్యంగా అవతలి వ్యక్తి సమయం గురించి సానుభూతితో ఉండాలి మీరు సమయం గడపాలనుకుంటున్నారనే కారణంతో వారి సమయాన్ని హైజాక్ చేయవద్దు వారి లోపలికి చొరబడవద్దు మీ మొబైల్ బటన్ లో మీరు నొక్కవచ్చు ఆపై వెంటనే అది ఎవరికైనా కాల్ చేస్తుంది వ్యక్తికి చిరాకు కలిగించే కార్యకలాపాలు చేయవద్దు ఎందుకంటే అది కూడా ఏదో చెబుతుంది మీ స్వంత వైఖరి గురించి మీ స్వంత సున్నితత్వం గురించి మీ మొబైల్ను ఉపయోగించే విషయంలో అవతలి వ్యక్తి పట్ల మీ స్వంత ఆందోళన గురించి చాలా సార్లు అనుకోకుండా మనం చాలా ఉపయోగిస్తున్నాము దూకుడుగా వ్యవహరించడం మరియు మనం ఇతరుల గురించి పట్టించుకోము కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ వాస్తవానికి మొబైల్ను హ్యాండిల్ చేసే విధంగా మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నిస్తాయి మృదువైన పద్ధతిలో నిశ్శబ్దంగా ఉంచండి మొబైల్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పుడు తక్కువ మాట్లాడనివ్వండి మీరు కొన్ని కాల్స్ మిస్ కావచ్చుఅంటే మీరు ఆ కాల్స్ తరువాత తెలుసుకుంటారు అంటే సమస్య లేదు కానీ మీరు దృష్టి కేంద్రీకరించినప్పుడు అది సైలెంట్ మోడ్లో ఉండనివ్వండి ముఖ్యంగా లాంఛనప్రాయంగా మరియు చాలా ముఖ్యమైన వ్యక్తిగతంగా దాన్ని ఆపివేసే అభ్యాసం కూడా నేను చెప్పాను సంబంధాల చర్చలు ఏమీ లేనందున మీరు దానిని స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంచాలి ఆ నిర్దిష్ట కార్యక్రమానికి హాజరు కావడం కంటే చాలా ముఖ్యమైనది ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూ కాబట్టి మీ మొబైల్ను తరచుగా సందడి చేస్తూ ఉంచడం వల్ల మీరు ఖచ్చితంగా దీని నుండి తొలగించబడతారు ఎందుకంటే మీకంటే చాలా నిజాయితీగల ఇతర అభ్యర్థులు ఉన్నారు అయితే మీ మార్కులలో మంచి అయితే మీరు కలిగి ఉండే అదనపు పాఠ్యప్రణాళిక కార్యకలాపాలు పూర్తి చేసి పతకాలు పొందారు ఆ సమయంలో మీరు చూపించడం చాలా ముఖ్యం మీరు హాజరవుతున్న వ్యక్తికి అత్యంత నిజాయితీ చివరగా మీరు కమ్యూనికేట్ చేయగలిగితే ఇమెయిల్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి అని చెప్పి నేను ముగించాను మిమ్మల్ని ఉపయోగించి ఆ వ్యక్తికి మళ్లీ మళ్లీ కాల్ చేసే బదులు ఇమెయిల్ ఉపయోగించే వ్యక్తితో మొబైల్ మరియు తరువాత వ్యక్తి యొక్క సమయాన్ని తీసివేస్తుంది మీరు దానిని సరళంగా ఇమెయిల్లో వివరించగలిగితే మరియు ఆ వ్యక్తి దానిని తరచుగా చూస్తున్నట్లయితే ఇది ఇప్పటికీ మెరుగైన మోడ్ ఈ ఉపన్యాసం మరియు తదుపరి రెండు మూడు ఉపన్యాసాలు దానిపై దృష్టి పెట్టబోతున్నాయని చెప్పారు ఇమెయిల్లను ఉపయోగించడం యొక్క ఈ అంశం ఆపై మీరు ఇమెయిల్లను సరిగ్గా ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్న మీరు ఇమెయిల్లను ఎలా ఉపయోగించాలి అనేదానికి వెళ్ళే ముందు నేను కొన్నింటి గురించి చర్చించబోతున్నాను మీరు ఇమెయిల్లను ఉపయోగించి అనుసరించగల ప్రాథమిక సూత్రాలు ఈ ఉల్లేఖనాలను చూద్దాం మొదటిది భూమి యొక్క పర్యావరణంలో అతిపెద్ద కాలుష్య కారకం అని చెబుతుంది విద్యుదయస్కాంత క్షేత్రాల విస్తరణ వాతావరణంలో వేడెక్కడం లేదా రసాయన మూలకాల పెరుగుదల కంటే ప్రపంచ స్థాయిలో ఇది చాలా పెద్ద ముప్పుగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ కోట్ రెండుసార్లు నోబెల్ బహుమతి నామినీ అయిన రాబర్ట్ బెకర్ నుండి వచ్చింది ఇప్పుడు అతను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాస్తవం ఆపై ఉద్దేశపూర్వకంగా నేను ఉల్లేఖనాన్ని ఉంచాను నేను సాధారణంగా నా ఉపన్యాసాన్ని ముగింపులో ఉల్లేఖనంతో ముగించే విధానానికి బదులుగా ప్రారంభంలో ముగిస్తాను ఎందుకంటే మీ ఆలోచనలో జరగాల్సిన మార్పును మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇమెయిల్ ఉపయోగం మరియు సాధారణంగా మొబైల్ మరియు ఇమెయిల్ వాడకానికి సంబంధించి కాబట్టిమొబైల్ వాడకం విద్యుదయస్కాంత క్షేత్రాలను పెంచుతోందని ఆయన చెప్పారు నేను చెప్పినట్లుగా క్యాన్సర్ మరియు ఇతర మానవులకు అన్ని రకాల హాని కలిగించడానికి బాధ్యత వహిస్తుంది వ్యాధులు కానీ పక్షుల విషయంలో ఉదాహరణకు చిన్న పక్షులు పిచ్చుకలు కాబట్టి వారు చనిపోతారు లేదా వారు ఈ విద్యుదయస్కాంత క్షేత్రాల గుండా వెళ్ళలేరు తేనెటీగల మార్గాన్ని ప్రభావితం చేస్తున్నాయి దీని గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి నోబెల్ బహుమతి నామినీ అభిప్రాయం ఏమిటంటే ఇది గ్లోబల్ వార్మింగ్ కంటే ఘోరమైనది ఎందుకంటే ఇది క్రమంగా జరుగుతున్నది కానీ ఇది ఆసన్నమైంది ఇది వెంటనే జరుగుతోంది మరియు మనం శ్రద్ధ వహించాలి మరొకటి మార్లిన్ ఓ సావండ్ కు చెందినది కాబట్టి ఇమెయిల్ తక్షణ సందేశాలు మరియు సెల్ ఫోన్లు మనకు అద్భుతమైన కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని ఇస్తాయని ఆమె చెప్పింది కానీ మనం మన స్వంత చిన్న ప్రపంచాలలో నివసిస్తున్నందున మరియు పని చేస్తున్నందున కమ్యూనికేషన్ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది మన కమ్యూనికేషన్ను నిర్వహించడానికి ఈ ఫోన్లన్నింటినీ ఇమెయిల్ సెల్ ఫోన్లను కనుగొన్నట్లు గుర్తుంచుకోండి మరియు మన జీవితాలను మెరుగైన రీతిలో రూపొందించడానికి కానీ దురదృష్టవశాత్తు అవి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి మరియు అవి అస్తవ్యస్తంగా ఉండటమే కాకుండా అవి మనల్ని కూడా అస్తవ్యస్తంగా చేస్తాయి ఇప్పుడు నేను మీకు సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వం పరంగా కొన్ని ప్రాథమిక సూత్రాలను ఇవ్వబోతున్నాను మరియు అదే సమయంలో అవి మేము సాధారణంగా ఉపయోగించగల నైపుణ్యాలు అని మీకు తెలుసు ఏదైనా కమ్యూనికేషన్ అంశాల నిబంధనలు నేను వాటిని ఐదు పి లు అని పిలవాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ పదాలన్నీ పి అక్షరంతో ప్రారంభమవుతాయి మరియు అవి సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వ అభివృద్ధికి ప్రధాన సూత్రాలు మొదటిది ప్రణాళిక కాబట్టి మీరు ముందుగానే ఆలోచించాలి మీరు దాని గురించి ఆలోచించాలి ఆపై మీరు మీ నిర్ణయం తీసుకోవాలి వాస్తవానికి మీరు ఒక ప్రదేశానికి చేరుకునే ముందు ఒక ప్రదేశానికి చేరుకుని ఆపై ఏదైనా చేయండి ఉదాహరణకుమీరు ప్రణాళిక వేయాల్సిన సరళమైనదాన్ని పరిశీలించండి కాబట్టి ఈ సమయంలో మీరు చదివే సిలబస్ ఏమిటి నిజానికి మీకు సరైన షెడ్యూల్ ఉండాలి కాబట్టిమీరు ప్రశ్నలను ఏ విధంగా నిర్వహించబోతున్నారో మీరు మొదట సులభమైన ప్రశ్నకు సమాధానం ఇస్తారా లేదా మీరు ఒక కఠినమైన సమయం కోసం వెళ్తారు ఎక్కువ సమయం గడుపుతారు మీరు సమయ ప్రణాళిక చేస్తారామీరు ప్రయత్నిస్తారా మీరు ఎన్ని పెన్సిల్స్ తీసుకువెళతారు అనేదానికి పది నిమిషాల ముందు దాన్ని పూర్తి చేయడానికి మీకు ఎన్ని పెన్నులు అవసరం మీరు తీసుకువెళ్ళే ఇతర వస్తువులు ఏమిటో మీరు చేయవలసిన పనుల జాబితాను తయారు చేస్తారా కాబట్టిప్రణాళిక మరియు సంసిద్ధత కాబట్టి ఒకసారి మీరు నేను వీటన్నింటినీ తీసుకోవాలని ప్లాన్ చేస్తే కాబట్టి సంసిద్ధత అనేది మీ అప్రమత్తత కాబట్టి మీరు స్విమ్మింగ్ పూల్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తారు కాబట్టి మీరు అక్కడికి వెళ్లి ఆ వ్యక్తి మీ ఈత దుస్తులు ఎక్కడ ఉన్నాయో చెబుతాడు కాబట్టి మీరు ఓ నేను పూల్ లోకి ఈత కొట్టడానికి ఈత దుస్తులను ఉపయోగించాలని నాకు తెలియదు కాబట్టి అది లేకుండా మీరు రాలేరని మీకు చెప్పబడుతుంది కాబట్టి మీరు ఏ రకమైన ప్రతిపాదన విషయంలో అయినా సంసిద్ధత లేకపోవడం జ్ఞానం పరంగా మీరు నిమగ్నమైన ఏవైనా కమ్యూనికేషన్ కార్యకలాపాలను ఇవ్వండి మీరు సిద్ధంగా ఉన్నారని చూపించే పరంగా విషయాలను తెలుసుకోవడం కాబట్టి అది సంసిద్ధతతదుపరి స్థాయి పట్టుదల కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారని చూపించే ప్రదేశానికి మళ్లీ చేరుకుంటారుకానీ ప్రజలు ఇష్టపడరు నిన్ను అంగీకరించడానికి కాబట్టి మీరు ఆలోచనను ప్రభావితం చేయడానికి మీ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని ఉపయోగించగలగాలి వారిని ఒప్పించి వాస్తవాలతో వారిని ఒప్పించి మీరు నిజంగా అలా ఉన్నారని ఉదాహరణలతో వారిని ఒప్పించండి ఏదైనా చేయగల సామర్థ్యం లేదా మీరు ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తున్నది నిజం ఇప్పుడు మీరు ఇలా చేసినప్పుడు మీ ప్రస్తుతత కూడా చాలా ముఖ్యమైనది భౌతికంగా కూడా మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా ప్రదర్శించుకోవడం వంటి అలంకరణ పద్ధతిలో విషయాలను ప్రదర్శించండి కాబట్టి చక్కగా దుస్తులు ధరించి అన్నింటికంటేదుస్తులు ధరించడం మొదటి ఉత్తమమైనదాన్ని ఇవ్వబోతోంది ప్రజలు కవర్ ద్వారా పుస్తకాన్ని తీర్పు చెప్పబోవడం లేదని భావిస్తారు కంటెంట్ లోపల ఏమి ఉందో ప్రజలు చదవబోతున్నారు కాబట్టి తరచుగా మీరు ఒక ట్రైలర్ను చూస్తారు ఆపై మీకు ఆ సినిమా నచ్చుతుంది సినిమా గురించి మీకు ప్రతిదీ చెప్పండి కానీ మీరు వెళ్లి ఆపై మీరు చాలా నిరాశకు గురవుతారు మొదటి 10 15 నిమిషాల్లో కంటెంట్ అత్యంత అందంగా పంపిణీ చేయబడనందున ఇది పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంది కథ లైన్ లేదు కాబట్టి సంక్షిప్తంగా ఇమెయిల్ కమ్యూనికేషన్ ప్రెజెంటబిలిటీ పరంగా కూడా మీరు ఉండాలి ఎటువంటి స్పెల్లింగ్ తప్పులు లేకుండా దానిని ప్రదర్శించగల సామర్థ్యం వ్యాకరణ లోపాలు పేరాగ్రాఫ్ దానిని ఖాళీ చేస్తుంది మొత్తం మీద ఉత్పత్తి చేయబడిన మురికి రూపాన్ని చూడకుండా కంటికి చాలా ఆహ్లాదకరంగా ఉండాలి మరియు చివరగా పట్టుదల ముఖ్యంగా సాధారణంగా సాఫ్ట్ స్కిల్స్ పరంగా మీరు విఫలమవవచ్చు కాబట్టి నేను ఫోరమ్ నుండి చదువుతున్నప్పుడు కొంతమంది పాల్గొనేవారు చెప్పేది నాకు సంతోషంగా ఉంది వారు తమ అలవాటును మార్చుకోగలిగినందుకు వారు సంతోషంగా ఉన్నారని వారు తమ పాఠాలను గుర్తుంచుకుంటారు వారు అలా చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మరికొందరు అలా చెబుతున్నారు కాబట్టి నేను దానిని అనుసరించలేకపోతున్నాను మీరు మరికొన్ని సూచనలు ఇవ్వగలరా కాబట్టి ఈ సమయంలో మీకు పట్టుదల అవసరం కాబట్టి పునరావృతం చేయండి కాబట్టి మీరు 530 కి లేచి నడవడానికి వెళ్ళలేరని అనుకుంటే కాబట్టి మీరు 730 కి ప్రారంభిస్తే మంచిది కాబట్టి మరుసటి రోజు 7 కి మూడవ రోజు 630 కి మరియు నెమ్మదిగా 6 కి వెళ్ళడానికి ప్రయత్నించండి ఆపై రాత్రిపూట 530 కి వెళ్ళండి మీరు చేయలేకపోవచ్చు కానీ మీరు చేసే ఏ ప్రయత్నమైనా పట్టుదలతో కొనసాగించండి తీసుకున్నవి మిమ్మల్ని మీ లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళతాయి మరియు మీకు విజయాన్ని అందిస్తాయి ఇప్పుడు ఈ సూత్రాలలో కొన్నింటిని చూద్దాం అయితే అవి సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వ అభివృద్ధి పరంగా సాధారణమైనవి ఇమెయిల్లను చూడటం పరంగా మరియు నేను వాస్తవానికి ముందు దీన్ని ఎలా వర్తింపజేయవచ్చో చూద్దాం మీరు ఇమెయిల్స్ వ్రాసేటప్పుడు అనుసరించాల్సిన నిబంధనలను ఉపయోగించే సూత్రాలు మర్యాద వంటి భావనలను మీకు చెప్పడానికి వెళ్ళండి వీటిలో కొన్నింటిని పూర్తిగా ఉల్లంఘించిన ఆ ఇమెయిల్ల అనుభవాన్ని నేను మీకు సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రమాణాలు అందించాలనుకుంటున్నాను మరియు కొన్ని మెయిల్స్ మీలో కొందరు కూడా కొంతమందికి వ్రాసి ఉండవచ్చు మీరు అలాంటి మెయిల్స్ రాస్తున్నారని తెలియని వ్యక్తులు కొన్ని ఉదాహరణలను చూడటం ద్వారా ప్రారంభిద్దాం ఇప్పుడు ఈ మొదటిదాన్ని చూడండి ఇది నాకు వచ్చిన ఇమెయిల్ ఇది కేవలం గౌరవనీయమైన సర్ అని చెబుతుంది ఆయన పెద్ద అక్షరంలో పెట్టిన పేరు అమిత్ ప్రకాష్ కాబట్టి నేను పేరు తెలుసుకోవాలి కానీ విషయం ఏమిటో నాకు తెలియదు ఈ వ్యక్తి ఏమి చేస్తాడు ఈ వ్యక్తి విద్యార్థి లేదా విక్రేత లేదా నా దూరపు స్నేహితుడు అని నా నుండి కోరుకోవాలి ఆ తర్వాత ఈ ఇమెయిల్ ఎందుకు రాశాడో ఈ వ్యక్తి గురించి నాకు ఏమీ తెలియదు ఈ వ్యక్తితో ఏమీ సంప్రదించలేదు మరియు నేను అతనిని సంప్రదించాలనుకుంటే ఇమెయిల్ తప్ప అక్కడ వచ్చిన ఐడి ఫోన్ నంబర్ ఏమీ లేదు ఆపై మీరు దానిని ప్రెజెంటబిలిటీ పరంగా చూసినప్పటికీ కాబట్టి ఉదాహరణకు పెద్ద అక్షరాల వాడకం ఈ R పెద్ద అక్షరంగా ఉండాలి S పెద్ద అక్షరంగా ఉండాలి మరియు అప్పుడు నేను ఇక్కడ కామాను ఇష్టపడతాను కాబట్టి నా m అనేది పెద్ద అక్షరం అయి ఉండాలి మరియు ఇది నేను పెద్ద అక్షరాలలో కోరుకోను ఆపై వాక్యం ముగుస్తుందని సూచించే ఫుల్ స్టాప్ ఉంది ఇప్పుడు అతను ఎందుకు వ్రాసాడో మరియు అతను నిజంగా నాకు లేదా మరెవరికైనా వ్రాయాలనుకుంటున్నారా అనేది స్పష్టంగా చెప్పలేకపోయాడు మరికొన్ని ఉదాహరణలను చూద్దాం మరియు మీరు ఈ క్రింది పరిస్థితులను విశ్లేషించవచ్చు ఒక పరిస్థితిని గుర్తించి ఏది లోపించిందో ఏది మెరుగుపరచవచ్చో మీరు నాకు తెలియజేయాలి ఇప్పుడు ఐఐటీలు వంటి ప్రదేశాలలో మనకు ఈ బోధకుడు ఉన్నారు అతను ఒక కోర్సును అందించే ఉపాధ్యాయుడు మరియు అప్పుడు విద్యార్థులు కోర్సును తీసుకోవాలని ఉపాధ్యాయుడిని అభ్యర్థించాలి మీ విద్యార్థులను కోర్సు చేయడానికి అనుమతించాలా వద్దా అనేది పూర్తిగా బోధకుల అధికారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి నా విద్యార్థులలో కొంతమందితో నేను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు కానీ నేను మారాను ఇమెయిల్ ఎలా ఆడుతుందో మీకు అర్థం చేసుకోవడానికి పేరు కొద్దిగా కొన్ని సవరించిన పరిస్థితులు ఇమెయిల్ పరిస్థితితో పాటుగా ఉండే సాఫ్ట్ స్కిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి మరియు నేను దీనిని వివరించినప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటో మీకు అర్థం అవుతుంది పరిస్థితిని చూడండి సంజయ్ కోర్సు కోసం అభ్యర్థించడానికి బోధకుడి కార్యాలయానికి వచ్చాడు రిజిస్ట్రేషన్ అంటే సంజయ్ తన కోర్సు చేయడానికి బోధకుడి గుర్తును కోరుకుంటాడు కొంత చర్చ మరియు హాజరు మరియు క్రమశిక్షణ గురించి కొన్ని షరతులు విధించిన తరువాత బోధకుడు అతన్ని కోర్సులో తీసుకెళ్లడానికి అంగీకరిస్తాడు అతను సంజయ్ ను అడుగుతాడు మీరు ఇక్కడ తీసుకునే ముందు బోధకులను అర్థం చేసుకోండి విద్యార్థి నిజంగా ఆసక్తి కలిగి ఉన్నారా అని అడగండి ఆపై వారు అనుమతిస్తారు మంచి కోర్సులు పొందడం చాలా కష్టం కాబట్టి విద్యార్థులను అనుమతించడం అనేది ఒక పెద్ద విషయం కాబట్టి సంజయ్ కోర్సును పొందాడు దాదాపు బోధకుడు అతనికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అతను ఒక దరఖాస్తును వ్రాసి తన ఆమోదం పొందమని సంజయ్ ను అడుగుతాడు సంజయ్ బోధకుడి ప్రింటర్లో ఉంచిన పత్రాలను చూసి నాకు ఒక కాగితం ఇవ్వమని అడుగుతాడు బోధకుడు సంజయ్కు ఒక కాగితం ఇచ్చిన తరువాత బోధకుడు సంజయ్ అతన్ని ఒక పెన్ను ఇవ్వమని అడుగుతాడు నా గది నుండి బయటకు రండి నా కోర్సులో చేరడానికి నేను మిమ్మల్ని అనుమతించను ఇప్పుడు సంజయ్ ను తన కోర్సులో తీసుకోవడానికి అంగీకరించిన బోధకుడు అతన్ని తరువాత తీసుకోవడానికి ఎందుకు నిరాకరించాడు స్పష్టంగా అతను అంగీకరించినప్పుడు అతను బాగా ప్రణాళిక చేయబడ్డాడని అతను భావించాడని మీకు తెలుసు చక్కగా వ్రాయడం ద్వారా దానిని ఎలా ప్రదర్శించాలో కూడా ఆయనకు తెలుసు కానీ ఈ వ్యక్తి ఇస్తున్న అభ్యర్థనను మీరు చూసినప్పటికీ అతను నాకు ఇవ్వండి అని మాత్రమే చెబుతాడు ఒక కాగితం దయచేసి నాకు ఒక కాగితం ఇవ్వండి సర్ ఇది అభ్యర్థన రూపంలో లేదు ఇది దాదాపు సాఫ్ట్ స్కిల్స్ లేని కమాండ్ లాగా సూచిస్తుంది కాబట్టి అతను స్వీకరించే ముగింపులో ఉన్నాడు కానీ అప్పుడు అతను దానిని ఇవ్వమని అవతలి వ్యక్తికి ఆదేశిస్తున్నాడు అతనికి అది మాత్రమే కాదు అన్నింటిలో మొదటిది అతను ఒక కోర్సు కోసం అడగబోతున్నట్లయితే అతను దానితో వెళ్ళాలి ఒక కాగితం మరియు పెన్సిల్ ఆపై అతను చేయలేకపోయిన అప్లికేషన్ను స్వయంగా వ్రాయండి కాబట్టి ప్రణాళిక లేదు తయారీ లేదు ప్రెజెంటబిలిటీ లేదు ఇప్పుడు అతను పట్టుదలతో ఉండగలడు కాబట్టి అతను సర్ నన్ను క్షమించండి అని చెప్పగలడు కాబట్టి నేను పొరపాటు చేశాను కాబట్టి దయచేసి చేయండి నేను చేసిన దాని గురించి బాధపడకండి నేను 5 నిమిషాల్లో వస్తానని క్షమాపణలు కోరుతున్నాను కాబట్టి అతను బయటకు వెళ్లి మరొకరు చక్కగా వ్రాసి మళ్ళీ క్షమాపణ చెప్పవచ్చు ఆపై బోధకుడికి చెప్పవచ్చు అది దానిని మార్చగలదని అతను పునరావృతం చేయడు అదే నేను పట్టుదల అని అర్థం కానీ మీరు బోధకుల భాగాన్ని పరిశీలిస్తే బోధకుడు అలా చేయడంలో సమర్థించబడ్డాడాఇప్పుడు సమాధానం అవును మరియు కాదు కాబట్టి బోధకుడు స్వయంగా సాఫ్ట్ స్కిల్స్ గురించి ఆందోళన చెందకపోతేఅతన్ని అనుమతించకపోతే అతను సమర్థించబడడు నేను బోధకుడి బూట్లలో ఉంటే నేను అతని పాత్రను పోషిస్తున్నాను మరియు విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి తదుపరి ప్రశ్న కారణంగా విద్యార్థి తాను చేసిన పొరపాటును గ్రహించేలా చేస్తాను బోధకుల ప్రవర్తనలో మార్పుకు కారణం సంజయ్ కి తెలుసా అని నేను అడిగాను మృదువైన నైపుణ్యాలు లేని వ్యక్తులకు నేను కోపంగా ఉన్నాను అని బోధకుడు వ్యక్తికి చెబుతాడు బోధకుడి ప్రవర్తనను ఏది మార్చిందో కూడా తెలియదు మరియు ముఖ్యంగా ఆ వ్యక్తి సానుభూతితో లేనట్లయితే అతను ఎందుకు బాధపడుతున్నాడో అతనికి అర్థం కాదు అనవసరంగా నాపై కోపంగా ఉన్నాను నేను కేవలం ఒక కాగితం అడిగాను అతను ఇవ్వాలనుకుంటున్నారా అని కానీ అతను నాపై ఎందుకు కోపంగా ఉన్నాడు కాబట్టి అతను నాకు ఒక కాగితం ఇవ్వలేదా సంజయ్ భవిష్యత్తులో ఈ పరిస్థితిని నివారించగలడా అతను సానుభూతిని పెంపొందించుకోకపోతే అతను తన మృదువైన నైపుణ్యాలను అభివృద్ధి చేయలేదా అని ఖచ్చితంగా తెలుసు అతనికి చెప్పబడకపోతే అతను స్వీయ అవగాహనను సృష్టించకపోతేఅతను మార్చలేడు అదే రకమైన పొరపాటుతో కొనసాగుతాడు అతను పెన్ను మరియు కాగితం లేకుండా బోధకుడి వద్దకు వెళ్లడం కొనసాగిస్తాడు అతను కమాండింగ్ టోన్లో అడగడం కొనసాగిస్తాడు మరియు బోధకుడు కొనసాగుతాడు ఎవరైనా అతన్ని మార్చమని చెబితే తప్ప ఒక స్నేహితుడు ఎత్తి చూపకపోతే అతనితో ఇలా మాట్లాడటం దీనిని స్పష్టంగా పరిశీలించి నాకు తెలియజేసే మరిన్ని పరిస్థితులను చూద్దాం ఈ అభ్యర్థనను బోధకుడు ఆమోదిస్తారా లేదా అని రోహిత్ కోర్సు ఆమోదం పొందడానికి హడావిడిగా ఉన్నాడు అతను అప్పటికే రిజిస్ట్రేషన్కు ఆలస్యం అయ్యాడు ఇప్పుడు అతను అతను బోధకుడి కార్యాలయానికి పరుగెత్తాడు అతను తలుపు వద్ద కొట్టాడు ఆపై అతను లోపలికి ప్రవేశించాడు బోధకుడి ముందు కూర్చున్న విద్యార్థులు అతను స్వయంగా ఒక కుర్చీని లాగి కూర్చున్నాడు ఇతర వాటి కంటే ఎక్కువ దరఖాస్తు చేసి నేను ఈ కోర్సును చేయాలనుకుంటున్నాను అని సైన్ చేశాడు మీరు దానిని పరిశీలిస్తే బోధకుడు తన హడావిడి కారణంగా ఈ అభ్యర్థనను ఆమోదిస్తాడని స్పష్టంగా తెలుస్తుంది అతను అస్సలు ప్రణాళిక చేయలేదని లేదా సిద్ధంగా లేడని ఆపై అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అతను సిద్ధంగా ఉన్నాడని చూపిస్తుంది తనను తాను సరైన పద్ధతిలో ప్రదర్శించుకోకపోవడం అతను కేవలం కొట్టడం ఇది సాఫ్ట్ స్కిల్స్ కాదు ఇది మీరు దూకుడుగా ఉన్నారని చూపిస్తుంది మీరు లేకుండా కఠినమైన అనాగరిక బేరసారాలు చేస్తున్నారు నేను లోపలికి రమ్మని అభ్యర్థింపోవటం అంటే మళ్ళీ మీ అనాగరిక ప్రవర్తనను చూపించడం ఆపై అక్కడ కొంతమంది విద్యార్థులు కూర్చున్నారు కాబట్టి మీరు క్యూలో ఉండండి కాబట్టి అతను పరుగెత్తి కుర్చీని లాగారు ఆపై కూర్చుని ఆపై అతను తన దరఖాస్తును ఇతర వాటి కంటే ఎక్కువగా ఉంచాడు ఆపై అతను అభ్యర్థిస్తున్నాడు కానీ అప్పుడు అతను ఆదేశిస్తాడు ఆపై సర్ అని చెప్పడానికి బదులుగా మీరు దయచేసి దీనిపై సంతకం చేయండి నేను ఆతురుతలో ఉన్నాను అందుకే నేను దీనిని ఇంతకు ముందు పొందాలనుకుంటున్నాను కాని నాకు చాలా ఆసక్తి ఉంది మీ కోర్సులో నేను దీన్ని తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీనిని మర్యాదపూర్వకమైన పద్ధతిలో ఉంచడానికి బదులుగా మొత్తం దూకుడు ప్రవర్తన అతను తనను తాను ప్రదర్శిస్తున్నది మళ్ళీ బోధకుడు ఈ అభ్యర్థనను తిరస్కరించేలా చేస్తుంది అతను ఇలా ప్రవర్తిస్తే ఏ బోధకుడు కూడా అతన్ని ఈ కోర్సు చేయడానికి అనుమతించే అవకాశం లేదు ఇది ఇప్పుడు తదుపరిదాన్ని చూడండి కాబట్టి నేను మునుపటిది వారు మృదువైన నైపుణ్యాలు లోపం ఉన్న వ్యక్తి అని చెప్పాను ఇప్పుడు ఈ సందర్భంలో మనీష్ మరియు హరీష్ గురువు తలుపు వద్ద సున్నితంగా కొట్టారు కాబట్టి సౌమ్యత వారు మర్యాదపూర్వకంగా ఉన్నారని సూచిస్తుంది మరియు మర్యాదగా అడిగారు మనం రాగలమా లోపలికి సర్ కాబట్టి బోధకుడు ఒకసారి చెప్పినప్పుడు ఇది చాలా చక్కగా ప్రదర్శించబడింది అవును లోపలికి రండి వారు ధన్యవాదాలు సర్ అని చెప్పి మళ్ళీ ఆకట్టుకున్నారు కాబట్టి బోధకుడు బోధకుడు వారిని అనుమతించిన వారి మంచి ప్రవర్తనతో కూడా ఆకట్టుకున్నాడు మీకు ఏమి కావాలో బోధకుడు చెప్పినప్పుడు వారు మళ్ళీ తమ సీట్లలో కూర్చుని బోధకుడికి కృతజ్ఞతలు తెలిపారు వారు వినయంగా సర్ మేము మీ కోర్సు తీసుకోవాలనుకుంటున్నాము మరియు దాని కోసం మీ అనుమతి కావాలి అని చెప్పారు మీరు దరఖాస్తును వ్రాసారా అని బోధకుడు అవును అని అడిగారు సర్ దయచేసి పరిశీలించి ఆమోదించండి ఇప్పుడు ప్రారంభంలో వారు ప్రణాళిక చేయబడిన సాఫ్ట్ స్కిల్స్ లో చాలా మంచివారని అనిపిస్తుంది వారు సిద్ధంగా ఉన్నారు వారు మంచి పద్ధతిలో ప్రదర్శిస్తున్నారు వారు ప్రయత్నించడం ద్వారా కూడా పట్టుదలతో ఉన్నారు అభ్యర్థనను మర్యాదగా ఉంచడానికి బోధకుడు దీనిని అంగీకరిస్తారా లేదా అతను దేనిని అంగీకరించడం లేదు అతను దానిని అంగీకరించడని నేను చెప్పడానికి కారణం కావచ్చు ఎందుకు చూడండి బోధకుడి ప్రతిస్పందనకు కారణం బోధకుడు దానిని చూసి అయినప్పటికీ వారిపై కోపంగా ఉన్నాడు వారి మర్యాదపూర్వకమైన ప్రవర్తనతో అతను వారిపై అరిచాడు మరియు తప్పు ఏమి జరిగిందో లేఖపై సంతకం చేయడానికి నిరాకరించాడు వారు మర్యాదపూర్వకంగా ఉన్నారు వారు సాఫ్ట్ స్కిల్స్ కలిగి ఉన్నారు కాబట్టి నేను చెప్పిన అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ ఏమి తప్పు జరిగింది అంటే ఈయన బోధకుడి పేరు ప్రొఫెసర్ రాజేష్ శేఖర్ మరియు వారు ప్రొఫెసర్ రాజేశ్వరి ఇప్పుడు ప్రొఫెసర్ రాజేశ్వరి మరియు రాజేష్ శేఖర్ అని రాశారు వారు ఒకే విభాగంలో పనిచేస్తున్నారు కాబట్టి వారు ఈ వ్యక్తిని మహిళ పేరుతో అయోమయం చేశారు ఇప్పుడు బోధకుడికి కోపం వచ్చింది ఆపై వారు ప్రణాళిక సంసిద్ధత ప్రదర్శనతో వెళ్ళిన ప్రతిదీ ఈ చిన్న పొరపాటుతో అంతా కుప్పకూలి వారి ప్రణాళికను పూర్తిగా బహిర్గతం చేసింది పేలవంగా ఉన్నట్లయితే ప్రదర్శన సంబంధితంగా ఉండదు మరియు అప్పుడు వారు నిజంగా సిద్ధంగా లేరు ఈ కోర్సుకు బోధకుడు ఎవరో కూడా తెలియదు అది రాజేష్ శేఖర్ లేదా రాజేష్ ష్వారీ కాబట్టి వారికి తెలియదు కాబట్టి వారికి తెలియకపోయినప్పుడు బోధకుడికి కోపం వచ్చింది మరియు అతను వారి అభ్యర్థనను అంగీకరించకూడదని కోరుకున్నాడు ఇప్పుడు దీనిని చూస్తూ మరో ఇద్దరు తెలివైనవారు విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారు ఏదో ఒకవిధంగా కోర్సును పొందాలనుకున్నారు కాబట్టి ఇది చంకు మరియు మాంకు కాబట్టి వారు తెలివైన విద్యార్థులుబోధకుడు మర్యాదపూర్వకమైన ప్రవర్తనతో ఆకట్టుకున్నాడని వారికి తెలుసు మరియు అతని పేరు సరిగ్గా వ్రాయబడాలి తద్వారా వారు పేరును సరిగ్గా వ్రాసారు ఆపై వారు చాలా మర్యాదగా వెళ్ళారు వారు మేము లోపలికి రాగలమా అని అడిగారుఅందుకని బోధకుడు కూడా సంతోషించారు కానీ చివరికి బోధకుడు ఎందుకు అలా పేరు సరిగ్గా వ్రాశారు అని నిరాకరించారు వారు అన్ని ఆహ్లాదకరమైన అలవాట్లను కలిగి ఉన్నారు కానీ బోధకుడు ఎందుకు చెప్పాడు లేదు అని ఎందుకంటే వారు కోర్సు సంఖ్య CHM 455 రాశారు కాబట్టి CHM 455 కెమిస్ట్రీలో ఒక కోర్సును సూచిస్తుంది వారు ENG 455 వ్రాయడానికి బదులుగా బోధకుడు ఈ కోర్సును ఆంగ్లంలో ఇవ్వాలనుకున్నారు మరియు వారు ఆంగ్ల బోధకుడి వద్దకు వెళ్లారుకాని వారు ఈ కోర్సు సంఖ్యను తప్పుగా రాశారు కోపంతో బోధకుడు మళ్ళీ చిరాకు పడ్డాడు బోధకుడి పేరును సరిగ్గా వ్రాయడంతో సహా వారు చేసినదంతా మరొక వెర్రి పొరపాటుతో పూర్తిగా కొట్టిపారేశారు సంసిద్ధత ప్రదర్శన ప్రణాళిక మరియు మీరు చేసే ఒక చిన్న పొరపాటు ద్వారా నా ఉద్దేశ్యం ఇదే మీరు మంచి సాఫ్ట్ నైపుణ్యాలను అభివృద్ధి చేసినప్పటికీ ప్రతిదీ కూలిపోతుంది కాబట్టి అది తప్పు కావచ్చు నేను దీనిని ముగించే ముందు మరో పరిస్థితిని చూద్దాం మరియు మీరు మెరుగుపరచగలరా పరిస్థితి ని అని చూద్దాం ఇప్పుడు చివరకు చాలా కష్టంతో కొంతమంది విద్యార్థులకు కోర్సు వచ్చింది కానీ ముగ్గురు టైమ్టేబుల్ ఘర్షణ కారణంగా వారు తొలగించబడ్డారు వారికి ఇతర సమస్యలు ఉన్నాయి కానీ వారిలో ఎవరూ దీనిని తెలియజేయలేదు బోధకుడికి ఇప్పుడు ఇది చెడ్డ విషయం కాబట్టి మీరు దానిని చాలా కష్టంతో పొందారు ఆపై మీరు దానిని వదిలివేస్తున్నారు ఆపై మీరు బోధకుడికి చెప్పాల్సిన అవసరం ఉంది తద్వారా వారు వేచి ఉండటంలో వారికి అవకాశం ఇవ్వవచ్చు బోధకుడు వారికి వ్రాసినప్పుడు వారిలో ఒకరు సమాధానం ఇచ్చారు ఈ క్రింది విధంగా బోధకుడి మెయిల్ ఇది ప్రియమైన విద్యార్థులారా మీ పేర్లు వ్రాయబడలేదు చివరకు నమోదు చేసుకున్న మీరు కోర్సు నుండి తప్పుకున్నట్లయితే నాకు తెలియజేయండి ఇది నాకు సహాయపడుతుంది వేచి ఉన్న ఇతర విద్యార్థులకు అవకాశం ఇవ్వడానికి దయచేసి వెంటనే ఇమెయిల్ ద్వారా తెలియజేయండి ఉపాధ్యాయుని పేరు విద్యార్థి ఇలా స్పందించాడని కోరుకుంటున్నాను అవును సర్ నేను కోర్సును వదులుకున్నాను సర్ ఇప్పుడు అసౌకర్యానికి మీరు పరిస్థితిని మెరుగుపరచగలరా ఎలా అని మీరు ఆలోచించగలరా ముగ్గురు విద్యార్థులలో ఒక వైపు ఎలా కనిపిస్తుందో మీరు ఒక మెయిల్ రాయడం మంచిది కనీసం ఈ విద్యార్థి బోధకుడికి ప్రతిస్పందించాడు కానీ మరోవైపు అది ఉన్నట్లు కనిపిస్తోంది ఇంత చెడ్డ ప్రదర్శన ప్రణాళికతో ఇలాంటి మెయిల్ ఇవ్వడం ద్వారా స్పందించకపోవడం కంటే మంచిది మరియు మీ గురించి చాలా చెత్త అభిప్రాయాన్ని సృష్టిస్తుంది ఇప్పుడు a ని b తో పోల్చండి అప్పుడు ఈ విద్యార్థుల ప్రతిస్పందన ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటో మీరు అర్థం చేసుకోగలుగుతారు అవును సర్ నాకు మొదట చిన్న అక్షరాన్ని వదిలివేసి ఆపై p e e d ఉంది ఉంది కాబట్టి ఒక్క అక్షరాన్ని వదిలివేసింది క్యాపిటల్ అవసరం ఒక చిన్న కోర్సు ఉంది క్షమించండి y అసౌకర్యానికి తప్పిపోయింది మళ్ళీ మరొక స్పెల్లింగ్ పొరపాటు ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ఇది మళ్ళీ ఈ మొబైల్లో వ్రాయబడింది మీరు వ్రాసేటప్పుడు ఇమెయిల్కు సరిపోని రకమైన భాష ఎస్ఎంఎస్ టెక్స్టింగ్ ఎవరికైనా అధికారిక పద్ధతిలో ఇప్పుడు మరొక విద్యార్థి నుండి మరొక ప్రతిస్పందనను చూడండి మరియు పోల్చి చూస్తే రెండవ ప్రతిస్పందనను చూస్తే మీకు తేడా తెలుస్తుంది అయితే ప్రియమైన సర్ మునుపటి వ్యక్తి నమస్కారంతో ప్రారంభించలేదు ఈ విద్యార్థి ప్రియమైన సర్ తో ప్రారంభమవుతుంది కాబట్టి కోపంగా ఉన్న వ్యక్తికి కూడా కోపం కొంచెం తగ్గింది నేను చాలా క్షమిస్తున్నాను మళ్ళీ కోపాన్ని మరింత కోపాన్ని తగ్గిస్తుంది నా ఆలస్యమైన సమాధానానికి నేను చాలా చింతిస్తున్నాను కోర్సు డ్రాప్ గురించి అతను వాస్తవాన్ని స్పష్టంగా చెప్పాడు కాబట్టి అది కోపాన్ని పూర్తిగా తగ్గిస్తుంది నేను మరొక కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నాను అతను ఎవరి అభ్యర్థనను వదులుకుంటున్నారో అతను కారణం చెబుతాడు చాలా ఆలస్యంగా ఆమోదించబడింది కాబట్టి అది అతని తప్పు కాదు కానీ మరొకదానిలో కోర్సు అభ్యర్థన ఆలస్యంగా ఆమోదించబడినందున నేను కోర్సును వదులుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ఏదైనా అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను అతను క్షమాపణలు చెబుతాడు కాబట్టి నేను మీకు ఏదైనా అసౌకర్యం కలిగించినట్లయితే అతను పేరు వ్రాస్తాడని చెప్తాడు అతను రోల్ నంబర్ను ఇస్తాడు కాబట్టి మీరు చెడ్డదాన్ని మంచి దానితో కలిపి ఉంచండి మీరు ఉండాలి అనే ఇమెయిల్ సూత్రాల పరంగా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నదాన్ని గ్రహించండి నేను చర్చించిన మొత్తం ఐదు పి లను అనుసరించాలి కానీ అదే సమయంలో అవి సరిపోవు అవి నిజంగా ప్రాథమిక సూత్రాలచే నిర్వహించబడాలి వంటి విషయాలు కూడా అక్షరక్రమ వ్యాకరణంలో పొరపాటుగా వందనం వ్రాసి సరిగ్గా సంఖ్యను వ్రాయడం తగిన విధంగా ఈ విషయాలు ముఖ్యమైనవి తద్వారా మీరు గుర్తుంచుకోండి ఆపై వచ్చే ఉపన్యాసంలో నేను ఇమెయిల్లను ఎలా పంపకూడదో హైలైట్ చేయబోతున్నాను ఎందుకంటే మీ ముందు ఇమెయిల్లను ఎలా పంపాలో తెలుసుకోండి తెలుసుకోవడం ద్వారా మీ తప్పుడు అభ్యాసాన్ని తెలుసుకోవడం ముఖ్యం మొదట మీరు గమనించినట్లుగా కోర్సులో నా ప్రయత్నం ఏమిటంటే ఇమెయిల్లను ఎలా పంపకూడదు మీరు తప్పుగా నేర్చుకున్న మీ అనేక అభ్యాసాలను మీరు తిరిగి చేసి రద్దు చేస్తారు అవి చెడు అలవాట్లుగా మారాయని కూడా తెలియకుండానే మీలో చెడు అలవాటును పెంచుకున్నారు ఆపై మీరు దీన్ని చాలా కాలంగా అనుకోకుండా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు నా సవాలు వాటిని వెలికితీసి మీరు వాటిని నేర్చుకోకుండా చేసి ఆపై మీరు వీటిని నేర్చుకునేలా చేయడానికి సరిగ్గా కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మళ్ళీ నేను మీకు చెడు ఇమెయిల్లను ఇవ్వబోతున్నాను లేదా ఎలా నిజంగా మంచి ఇమెయిల్లను ఎలా పంపాలనే దానిపై నేను ఇతర రెండు ఉపన్యాసాలకు వెళ్లే ముందు ఇమెయిల్లను పంపడానికి మీరు అనుసరించాల్సిన మర్యాదలు ఏమిటి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇమెయిల్లను ఎలా పంపకూడదో నేను తదుపరి ఉపన్యాసంలో మిమ్మల్ని సంప్రదిస్తాను అందరికీ ధన్యవాదాలు